రెండవ లెక్చర్ కి స్వాగతం మనంఇంకా మైక్రోవేవ్ రేడియేషన్ ఫండమెంటల్స్ నికొనసాగిద్దాం మనం మాగ్నెటిక్ వెక్టార్ పొటెన్షియల్ ఇన్ హోమోజీనియస్ హెల్మ్హోల్ట్జ్ ఈక్వేషన్ ని గురించి మొదటి లెక్చర్ లో చూసాము ఇప్పుడు మనం దీనికి సులభంగా పరిష్కారం కనుక్కుందాము మనం మొదట పట్టించుకోవలసిన విషయం ఏమిటి అంటే కరెంటు డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా ప్రాధమికమైనది కానీ సహజంగా ప్రకృతిలో కల్పితం గా ఉండే కరెంటు డిస్ట్రిబ్యూషన్ ని హెర్టీజియాన్ డైపోల్ లేదా ఎలక్ట్రిక్ హెర్టీజియాన్ డైపోల్ అని అంటారు ఇది ఒక ఎలక్ట్రిక్ డైపోల్ మరియు దీనిని కరెంటు ఎలిమెంట్ అని కూడా అంటారు ఇవి రెండు పరస్పరం పేర్లు మార్చుకుంటాయి ఇప్పుడు ఇది నిజమైన కల్పితం ఎందుకంటే మొదట మనం కరెంటు ఎలిమెంట్ ని గీద్దాం ఇప్పటి వరకు మాగ్నెటిక్ వెక్టార్ పొటెన్షియల్ మరియు కరెంటు డెన్సిటీ వెక్టార్ లు కార్టీసియన్ కోఆర్డినెట్స్ లో కొలీనియర్ గా వున్నాయి అని చూసాము కార్టీసియన్ కోఆర్డినెట్స్ లో మాగ్నెటిక్ వెక్టార్ పొటెన్షియల్ కనుక్కోవటం సులభం కాబట్టే నేను కార్టీసియన్ కోఆర్డినేట్ ని గీసాను ఇప్పుడు చెప్తున్నాను ఇది మన Z డైరెక్షన్ దీనిని లెఫ్ట్ హ్యాండెడ్ సిస్టం అంటారు ఇప్పుడు చుడండి కరెంటుఎలిమెంట్ చాలా సన్నగా మరియ ఇది చాలా చాలా తక్కువ పొడవు ఉంది కానీ దీనిలో కరెంటు వుంది కాబట్టి దీనిని మనం I dl గా వ్రాస్తాము ఇందులో I అనగా కరెంటు మరియు dl అనగా పొడవు కాబట్టి I యొక్క మాగ్నిట్యూడ్ మరియు ఫేజ్ లు యూనిఫామ్ గా ఉంటాయి కానీ చివరి వరకు వెళ్లి చుస్తే అక్కడ కరెంటు ఉండదు ఇలాంటి విషయాలు ఆచరణాత్మకంగా ఉండవు అని తెలిసి మనము ఇలా కరెంటు ఎలిమెంట్ ని తీసుకుంటాం కానీ మనం రేడియేషన్ గురించి తెలుసుకోవాలి అంటే ఇలా వర్చ్యువల్ కాన్సెప్ట్ నే తీసుకోవాలి ఎందుకంటే ఈ విధమైన కరెంటు ఎలిమెంట్ నుండి రేడియేషన్ జరుగుతుంది ఇదే విధంగా కరెంటు ఎలిమెంట్ అనేది అన్ని రకాల ఆంటిన్నా రేడియేషన్స్ లోను ఉంటుంది ఇప్పుడు మనం ఒక డిస్ట్రిబ్యూటెడ్ రేడియేటర్ ని బ్రేక్ చేస్తున్నాం ఎందుకంటే అన్ని రేడియేటర్స్ కూడా డిస్ట్రిబ్యూటెడ్ ఆంటెన్నాలు డిస్ట్రిబ్యూటెడ్ ఆంటెన్నాలు అన్ని డిస్ట్రిబ్యూటెడ్ స్ట్రక్చర్ ని కలిగి ఉంటాయి ఈ డిస్ట్రిబ్యూటెడ్ స్ట్రక్చర్ ని కరెంటు ఎలెమెంట్స్ గా విభజించవచ్చు కాబట్టి ఇది అంతా కూడా చాలా ప్రధానమైన విషయం కాబట్టి మనం I ని టైం వేరీయింగ్ కరెంటు ఫ్రీక్వెన్సీ ఒమేగా గాతీసుకుంటాము మరియు మనం ఫీల్డ్ పాయింట్ r ని గమనిస్తున్నాము అనగా సాధారణంగా మనం ఫీల్డ్ పాయింట్స్ ని ఎప్పుడు కూడా స్పెరికల్ కోఆర్డినేటర్స్ r తో సూచిస్తాము మనం ఇప్పుడు ఒక పాయింట్ P దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత వుందో మరియు మాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత వుందో తెలుసుకోవాలని అనుకుంటున్నాము కాబట్టి మరొకసారి గుర్తు చేస్తున్నాను ఇది ఆ పాయింట్ P వద్ద రేడియల్ వెక్టార్ డైరెక్షన్ అని చెప్తున్నాను Aq వెక్టార్ డైరెక్షన్ ఇలా ఉంటుంది మరియు Af వెక్టార్ ప్లేన్ కి వెలుపల ఆర్థోగోనల్ గా ఉంటుంది కాబట్టి మనం దీనిని రేడియేషన్ అని అనుకుందాం కాబట్టి మనం యాక్సిస్ మీద సన్నని పొట్టి కరెంటు ఫిలమెంట్వుంది అని అనుకుందాం ఇప్పుడు మనం కరెంటు డెన్సిటీ ఎంత ఉందని చెప్పొచ్చు కరెంటు డెన్సిటీ కనుక్కోవటం ఎలా అంటే Jz az మరియు ఇది Idl az అవుతుంది ఇప్పుడు మనం సోర్స్ డిస్ట్రిబ్యూషన్ని చూస్తే అది అన్ని వైపులా ఒకే లా వుండే స్పెరికల్ లా వుంది ఎందుకంటే ఈ సోర్స్ లో లేదా విలువలు ఏమి మారవు ఖచ్చితంగా మరియు విలువలు ఒకే లా ఉంటాయి r విలువలో మాత్రం కొంచెం మార్పు ఉంటుంది ఇప్పటివరకు మనం సోర్స్ ని దాని ద్వారా Z డైరెక్షన్ లో వున్న కరెంటు మరియు కరెంటు డెన్సిటీ వెక్టార్ ని కనుగొన్నాం ఇప్పుడు మనం మాగ్నెటిక్ వెక్టార్ పొటెన్షియల్ A కూడా Z డైరెక్షన్ లోనే ఉంటుందని చెప్పచ్చు అందుకని Az ని మనం మాగ్నెటిక్ వెక్టార్ పొటెన్షియల్ అని చెప్పవచ్చు ఇప్పటి వరకు చూసిన సిమ్మెట్రీ ని బట్టి Az అనేది r కి సంబంధించిన ఫంక్షన్ అని చెప్పవచ్చు మరియు దీనికి కి ఎంటువంటి సంబంధం లేదు ఎందుకంటే సోర్స్ అనేది అన్ని వైపులా ఒకే లా వుండే స్పెరికల్ లా వుంది కాబట్టి లాప్లేస్ ఈక్వేషన్ డెల్ స్క్వేర్ Az ప్లస్ k0 Az మైనస్ మ్యూ నాట్ Jz అని వ్రాస్తాను దీనిని నేను పరిష్కరించాలి నేను డెల్ స్క్వేర్ ఈక్వేషన్ ని స్పెరికల్ కోఆర్డినేట్ లో పెడతాను కాబట్టి 1r2ddrr2dAzdr Az Ko2Az0 ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మొదట హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని పరిష్కరించాలి అప్పుడు మనకి జనరల్ సొల్యూషన్ వస్తుంది వచ్చిన సొల్యూషన్ కి మనం పర్టికులర్ సొల్యూషన్ నికలుపుతాం ఈ సమయం లోనే మనం సోర్స్ విలువ ని పెడతాము అనగా J యొక్క విలువ ని పెడతాము ఇప్పుడు మొదట గా మనం హోమోజీనియస్ భాగానికి పరిష్కారం కనుగొందాము దీనిని ఎలా కనుక్కోవాలి అంటే మనకు తెలిసిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని ఉపయోగించాలి దీన్ని ఉపయోగించటం వలన మనకి సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది దీని నుండి మనం సొల్యూషన్ ని కనుక్కోవాలి మనకు సొల్యూషన్ వస్తుంది కాబట్టి Az అనేది r యొక్క ఫంక్షన్ ఇప్పుడు ఇది 1 బై r మీద ఆధారపడిన ఫంక్షన్ మరియు ψ అనే స్థిరమైన విలువ ఈ విధం గా చేయటం వలన మనం డెల్ Zస్థానం లో dAz అని వ్రాస్తాము ఎందుకంటే Az అనేది r యొక్క ఫంక్షన్ ఇదే విధం గా మనము dz మరియు dr ని కనుక్కోవచ్చు ఇదే పద్ధతి లో మనం r2dAz dr ని కనుక్కోవచ్చు ఈ విలువలు పెట్టడం వలన మనకు వచ్చే ఈక్వేషన్ r dψ dr మైనస్ ψ ఇప్పుడుddrr2 ని సుబ్స్టిట్యూట్ చేయడం అంత సులభం కాదు ఎందుకంటే ఒకే ఒక వేరియబుల్ పైన ఆధారపడి వుంది కాబట్టి 1r2 ddrr2ddrAz 1r d2dr2ψ అని చెప్పచ్చు ఇది ఒక భాగానికి సంబంధించిన పరిష్కారం ఇప్పుడు 1r d2dr2ψ లేదా d2dr2ψ k02 ψ 0 అనిచెప్పవచ్చు కాబట్టి ఇది ఒక సాధారణ స్కేలార్ సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్ కాబట్టి దీనిని మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని అనుకుందాం మన కాలేజీ రోజుల నుండి ఇది ఒక సాధారణ హార్మోనిక్ మోషన్స్ సొల్యూషన్ అని మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు సొల్యూషన్ ఏమై ఉండొచ్చు మనకు తెలుసు C1 e పవర్ మైనస్ jkor ప్లస్ C2 e పవర్ ప్లస్jkor విలువ Ψ కు సమానం Ψ C1e jkor C2ejkor ఈ రెండు సోల్యూషాన్స్ సరిపోతాయి అందుకనే మనం ఇక్కడ C1 మరియుC 2 కు సూపర్ పొజిషన్ థీరం ని ఉపయోగించి తెలియని విలువలని తెలుసుకోవాలి ఇదంతా మాథెమాటిక్స్ ప్రకారం సరిపోతుంది కానీ ఫిజిక్స్ చెప్తుంది ఏమిటి అంటే ఒకే ఒక సొల్యూషన్ సరిపోదు ఎందుకంటే ఇది రేడియేషన్ జరిగే ప్రదేశం రేడియేషన్ అంటే ప్రయాణిస్తున్న ఎనర్జీ కాబట్టి ఆ ప్రయాణం సోర్స్ నుండి ఇన్ఫినిటీ దూరంలో ఫీల్డ్ యొక్క విలువ సున్నా అవుతుంది కాబట్టి ఇది పక్కన పెడితే Ψ విలువ C2 e పవర్ jkor కు సమానం ఇలా చేస్తే ఇది ఒక వేవ్ అవుతుంది మరియు అది లోపలకి ఉంటుంది కానీ r విలువ ఇన్ఫినిటీ పెడితే మొత్తం విలువ ఇన్ఫినిటీ అవుతుంది కాబట్టి రేడియేషన్ కండిషన్ కుదరదు ఏదైనా వేవ్ ఇన్ఫినిటీ నుండి వస్తే మొత్తం పెద్ద ఇన్ఫినిటీ అవుతుంది కాబట్టి ఇది సరి అయినా సొల్యూషన్ కాదు సరైన సొల్యూషన్ ఏమిటి అంటే ఇప్పుడు ఇది ఫేజర్ సొల్యూషన్ కాబట్టి టైం వేరియేషన్ ను C1 e పవర్ మైనస్ jko r ప్లస్ j ఒమేగా t అని వ్రాయచ్చు ఇది వరకే మనం నిర్వచింపబడిన వేవ్ నెంబర్ K1 ని తీసుకుంటే అప్పుడు మనకు ఫ్రీ స్పేస్ లో Ko విలువ ఒమేగా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యూ నాట్ ఎప్సిలాన్ అని తెలుసు కాబట్టి C అనగా ఫ్రీ స్పేస్ లో లైట్ యొక్క స్పీడ్ కాబట్టి Ψrt C 1 e jwt rc ఖచ్చితం గా ఇది వేవ్ ఈక్వేషన్ అవుతుంది ఒక వేవ్ కి ట్రావెలింగ్ అవుట్ వార్డ్ ఉంటుంది మరియు అది పాయింట్ P దగ్గరకు చేరితే నా యొక్క పరిశీలన లో పాయింట్ P దీని టైం డిలే r c అవుతుంది ఈ Ψ ని రిటార్టెడ్ పొటెన్షియల్ అని పిలుస్తారు ఎందుకంటే ఈ డిలే కారణంగా పొటెన్షియల్ సమయం తో రిటార్డ్ అవుతుంది ఇది ఒక వేవ్ సొల్యూషన్ మరియు ఇక్కడ C1 విలువని కనుక్కోవాలి ఒకవేళ మనం మళ్ళి టైం వేరియే షన్ ని తగ్గిస్తే వచ్చే Az విలువ ఎంత Az విలువ Ψ r అని మనం పరిగణించవచ్చు ఇప్పుడు మనం Az ని C1 e r jw r c బై r అని వ్రాయచ్చు లేదా ఇదివరకు చెప్పిన విధంగా అనగా K మైనస్ J Ko r బై r అని వ్రాయచ్చు ఇక్కడ సాధారణంగా మనం టైం డొమైన్ చూస్తున్నాం అందుకే అందరు Ko ని ఒమేగా బై C అని అంటున్నారు కానీ ఆంటిన్నా విధానం లో ఇది ఒక వేవ్ నెంబర్ డొమైన్ గా చూడాలి దీని వలన చాలా ఉపయోగాలు వున్నాయి మనం రేడియేషన్ కి సంబంధించిన విషయాలు చూసేటప్పుడు ఫేజర్ డొమైన్ ని ఎంచుకుంటాము కానీ ఎప్పుడు అయితే మనం టైం డొమైన్ లో ఉంటామో అప్పుడు ఒమేగా రిలేషన్ ని పరిగణిస్తాము ఇది Az యొక్క సొల్యూషన్ అనుకుంటే C1 ని మనం ఇప్పుడు కనుక్కోవచ్చు ఈ సొల్యూషన్ హోమోజీనియస్ భాగం అయినా అవ్వచ్చు లేదా జనరల్ సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయినా కావచ్చు ఇప్పుడు మనం ఇన్ హోమోజీనియస్ భాగం C1 ని కనుక్కోవాలి అయితే మనం ఇప్పుడు ఏమి చేయాలి ముందు మనం కరెంట్ ఎలిమెంట్ నుండి కరెంటు యొక్క డైరక్షన్ ని కనుక్కోవాలి కాబట్టి మనం వెక్టార్ పొటెన్షియల్ Z డైరక్షన్ లో వుంది అని కనుగొన్నము ఇప్పుడు వెక్టార్ పొటెన్షియల్ ని కాన్స్టాంట్ బై r అని అనుకోవాలి దీని వలన మనకు సొల్యూషన్ తెలుస్తుంది అది వేవ్ ఈక్వేషన్ ని కి సరి పోతుంది ఇప్పటి వరకు మనం సోలుషన్స్ ని కనుగొన్నాం రెండు సోలుషన్స్ లలో ఒకటి ఫిజికల్ కి సంబంధించిన రేడియేషన్ కండిషన్ ని కనుక్కున్నాము కానీ దానిని వదిలేశాం సరైన సొల్యూషన్ ని ఉంచుకున్నాము మరియు సాధారణ సొల్యూషన్ పొందగలిగాము ఇప్పుడు మనం C1విలువ ఇన్ హోమోజీనియస్ భాగం లో పెట్టాలి తర్వాత ఇన్ హోమోజీనియస్ భాగం యొక్క సొల్యూషన్ ని కనుక్కోవాలి ఇప్పుడు మనం ఇన్ హోమోజీనియస్ ఈక్వేషన్ లో ఏమి రాయాలి మనకి ఇన్ హోమోజీనియస్ ఈక్వేషన్ గురుంచి ఏమి తెలుసు ఇప్పుడు ఏమి చేద్దాం మన సొల్యూషన్ Az ఏదైతే ఉందొ ఇందులో ఇక్కడ ఒక సమస్య ఉంది ఇప్పుడు r 0 వద్ద Az విలువ ఎంత ఇది ఒకవేళ డివిజన్ బై జీరో కేస్ అయితే Ψ అనేది ఒక నాన్ జీరో మరియు ఒక విలువ ఉంటుంది కాబట్టి Ψ విలువ నాన్ జీరో మరియు r విలువ జీరో దీని వలన అన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ మరియు మాగ్నెటిక్ ఫీల్డ్ లు మనం చూస్తున్న r 0 దగ్గర దీనిని మనం నిర్వచించలేము కాబట్టి మనం సోర్స్ లేదా అసాధారణ శక్తి కలిగింది సోర్స్ అని చెప్తున్నాం మనం r విలువ జీరో పాయింట్ దగ్గర పరిగణన లో కి తీసుకోకపోతే మనం దానిని కోల్పోతాం కాబట్టి ఇప్పుడు వేవ్ అవుట్ అంటే ఏమిటి ఇప్పుడు మనం సోర్స్ లో చాలా కొద్దీ పరిమాణం చూద్దాం అది r కానవసరం లేదు కానీ r కి దగ్గర గా ఉంటే మనం రేడియేషన్ ప్రభావాన్ని పొందుతాం అంటే సోర్స్ యొక్క ప్రభావం I మీద పడుతుంది వాస్తవానికి ఇక్కడ మనము సోర్స్ యొక్క బలం తెలుసుకోవాలి ఎందుకంటే మనం దీనిని రేడియస్ r తో కూడిన చిన్న స్పెరికల్ వాల్యూమ్ తో స్కేలార్ హెల్మ్హోల్ట్జ్ ఈక్వేషన్స్ ని రెండు వైపులా ఇంటిగ్రేటెడ్ చేస్తాము అనగా మనకు కరెంటు ఎలిమెంట్ సోర్స్ ఉంటే దీనిని మనం Idl అని పిలుస్తాము మనం దీని స్పెరికల్ పరిణామం లో వున్న r0 ని ఉంచి దీనిని కనుక్కోవాలి అప్పుడు మనం r0 ని బలవతం గా జీరో కి సమానం చేస్తాము అప్పుడు అది సోర్స్ యొక్క ప్రభావం అవుతుంది ఇది ఒక మంచి ఐడియా ఇప్పుడు మనం డైవర్జన్స్ థీరం ని ఉపయోగిద్దాం మరియు డెల్ స్క్వేర్ Az అనగా ఏమిటి డెల్ స్క్వేర్ Az అనగా ఒక లాప్లాసియన్ కాబట్టి Az అనేది ఒక స్కేలార్ అందువలన స్కేలార్Az కి గ్రేడియంట్ మరియు డైవర్జన్స్ ఉంటాయి డైవర్జన్స్ థీరం ని వుపయోగించి డెల్ స్క్వేర్ Az డెల్ డాట్ డెల్ Az dv అని వ్రాస్తున్నాను ఒకవేళ ఇప్పుడు డైవర్జిన్స్ థీరం ని ఉపయోగిస్తే ఆ సర్ఫేస్ మొత్తం క్లోస్డ్ సర్ఫేస్ అవుతుంది మరియు మనకు వచ్చే సమీకరణం డెల్ Az డాట్ ds అవుతుంది ds వెక్టార్ అంటే ఏమిటి స్పెరికాల్ కోఆర్డినేట్ లో ds వెక్టార్ అనేది r0 స్క్వేర్ సైన్ తీటా d తీటా d పై అని మనకి తెలుసు కాబట్టి ఈ విలువ ని మనం స్కేలార్ హెల్మ్హోల్ట్జ్ ఈక్వేషన్ లో పెడితే ఒక విలువ వస్తుంది అది ఎందుకు అంటే మనం చేస్తున్న స్కేలార్ హెల్మ్హోల్ట్జ్ ఈక్వేషన్ తో అన్ని భాగాలను ఇంటిగ్రేట్ చేసేటప్పుడు అవసరం అవుతుంది వాల్యూమ్ ఇంటిగ్రేషన్ కి ఈక్వేషన్ ఏమిటి అంటే డెల్ స్క్వేర్ Azdv ప్లస్ Ko స్క్వేర్ dv అనేది మైనస్ 1 ఇంటిగ్రేషన్ మ్యూ నాట్ Jzdv కు సమానం ఇది ఇన్ హోమోజీనియస్ హెల్మ్హోల్ట్జ్ ఈక్వేషన్ యొక్క ఇంటిగ్రేషన్ అవుతుంది మనం ఇదివరకే డెల్ స్క్వేర్ Az dv ని పరిష్కరించాము ఇక్కడ Az dv కి సర్ఫేస్ ఇంటిగ్రేషన్ తీసుకోవాలి ఇప్పుడు Az అనే పదం తీసుకుందాం ఇక్కడ Az మనకి తెలుసు అనగా C1 e పవర్ మైనస్ jkoబై r r2 సైన్ d ddr స్పెరికల్ కోఆర్డినేట్ లో dv విలువ r స్క్వేర్ సైన్ తీటా d d dr ఈ పదం r కి ప్రొఫార్మాషనల్ గా వుంది ఎప్పుడు అయితే మనం r0 కి లిమిట్ జీరో పెడతామో అప్పుడు r కూడా జీరో అవుతుంది ఈ పదం మొత్తం జీరో తో సమానం కాబట్టి దీనిని మనం దీనిని విస్మరించవచ్చు ఇప్పుడు మన దగ్గర ఒకే ఒక కరెంటు ఎలిమెంట్ Idl వుంది కాబట్టి వాల్యూం పరంగా ఇంటిగ్రేటెడ్ చేస్తే మనకు Idl వస్తుంది దీనిని మనం ఇదివరకే పరిష్కరించాము డెల్ Az డాట్ ar యొక్క నిజమైన విలువ ఎంతో చూద్దాం దీనియొక్కఅర్ధం ఏమిటి Az విలువ మనకు తెలుసు C1 e jkor r కాబట్టి దీనిని మనం పరిష్కరిస్తే మనకు 1ప్లస్ J ko r C1 e పవర్ మైనస్ jko r r స్క్వేర్ వస్తుంది ఇప్పుడు అన్ని కూడా సిద్ధం గా వున్నాయి ఇప్పుడు నేను లిమిట్ r0ని జీరో గా చేసాము ఇది ఒక సర్ఫేస్ ఇంటిగ్రల్ కాబట్టి దీని విలువ మైనస్ 1 ప్లస్ jK0 r0 ఇంటూ C1 e jk0 r0 సైన్ తీటా d d కి సమానం ఇది మైనస్ మ్యూ నాట్ Idl కి సమానం ఇప్పుడు ఇవన్నీ కన్స్టెంట్స్constants ఇప్పుడు ఈ విలువలు ను సైన్ తీటా d d ఈక్వేషన్ లో విలువ జీరో టూ నుండి జీరో టూ 2 గా మారుతుంది దీని విలువ మైనస్ 1 ప్లస్ jK0 r0 C1 e టూ ది పవర్ r మైనస్ jk0 r0 మరియు ఇంటిగ్రేషన్ వలన ఇది మొత్తం 1 టూ 2 మరియు 0టూ సైన్ తీటా d తీటా విలువ 2 కాబట్టి 4 అనేది వచ్చింది ఇప్పుడు వచ్చిన విలువని మైనస్ మ్యూ నాట్ Idl కి సమానం చేస్తాను కానీ ప్రతిదాని r0 లిమిట్ విలువ జీరో కావడం తో ఈ పదములు అన్ని రద్దు అవుతాయి కాబట్టి ఈ పదం యొక్క విలువ జీరో కావున మనకు చివరగా మిగిలేది మైనస్ 4 C1 ఇది మైనస్ మ్యూ నాట్ Idl కి సమానం ఇది C1 విలువ కనుక్కోవటం లో సహాయం చేస్తుంది ఇది మ్యూ Idl బై 4 ని కనుక్కోవటం లో సహాయం చేస్తుంది ఇప్పుడు మనం Az కి నిజమైన సొల్యూషన్ ని కనుక్కుందాం ఈక్వల్ టూ మ్యూ నాట్ Idl బై 4 e పవర్ మైనస్ jKor బై r ఇప్పుడు C1 అనేది సోర్స్ స్ట్రెంగ్త్ గా వ్రాయచ్చు Idl సోర్స్ స్ట్రెంగ్త్ ని సూచిస్తుంది ఇవి రెండు కాన్స్టాంట్ లు ఇదియే Az చివరిగా మనం కరెంటు ఎలిమెంట్ వెక్టార్ A ను కనుగొన్నాం A ఈక్వల్ టూ మ్యూనాట్ Idl బై 4 e పవర్ మైనస్ jKor బై r ఇంటూ Az A µoIdl4 e jkor r Az ఇప్పుడు మనకి మాగ్నెటిక్ వెక్టార్ పొటెన్షియల్ కావాలి అంటే ఇన్ హోమోజీనియస్ హెల్మ్హోల్ట్జ్ ఈక్వేషన్ ని సాల్వ్ చేయాలి దీనిని కనుక్కుంటే ఒక అసాధారణమైన విజయం సాధించినట్టే నేను ఇప్పుడు చెప్పేది ఏమిటి అంటే కరెంటు మరియు కరెంటు ఎలిమెంట్ Y డైరెక్షన్ లో ఉంటే Az స్థానము లో Ay ని వ్రాస్తాము ఇప్పుడు Ay దిశలో ఉంటుంది మరియు కరెంటు ఎలిమెంట్ X డైరెక్షన్ లో ఉంటే Ay స్థానము లోAx ని వ్రాస్తాము ఇప్పుడు మనం H ని కనుక్కోవటం సులభం Hఅంటే ఏమిటి H ఈక్వల్ టూ 1 బై మ్యూ నాట్ డెల్ క్రాస్ A ఇప్పుడు మనం పైన చెప్పిన దానిని పరిష్కరిస్తే మనకి A విలువ తెలుస్తుంది దీని ద్వారా H విలువ తెలుస్తుంది E అంటే మనకు తెలుసూ E అంటే ఏమిటి Eని గనుక మాక్స్వెల్ ఈక్వేషన్ లో పెడితే మనకు మైనస్ J ఒమేగా A ప్లస్ డెల్ డెల్ క్రాస్ A బై J ఒమేగా మ్యూ ఎప్సిలాన్ వస్తుంది ఇప్పుడు మనకు A తెలుసు కాబట్టి E ని వుపయోగించి H ని కనుక్కోవాలి H ని మాక్స్వెల్ ఈక్వేషన్ లో పెట్టినా ఈ విలువ తెలుస్తుంది లేదా డైరెక్ట్ గా అయినా కనుక్కోవచ్చు ఇప్పటివరకు మనం రేడియేషన్ కి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకున్నాం కానీ ఇంకా కొన్ని విషయాలు అంచనా వేయలేదు మనం ఫీల్డ్ కోఆర్డినెట్స్ లోనే మొత్తం అంచనా వేసాం కాబట్టి ఫీల్డ్ కోఆర్డినెట్స్ గా స్పెరికల్ గా ఉండేవి అందుకనే మనం ఫీల్డ్ ను స్పెరికల్ కోఆర్డినెట్స్ లో కనుగొన్నాం దీని నుండి మనం స్ట్రక్చర్ ని విభజించి దాని గురించి తెలుసుకోవాలి ఇప్పటివరకు మనకి పనికి వచ్చే విషయాలనే చేసాం ఈ డెరివేషన్ యొక్క ప్రాముఖ్యం మనం తరువాత లెక్చర్ లో తెలుసుకుందాం పొటెన్షియల్ రూట్ ని మనం సులభం గా తెలుసుకోవచ్చు ఎందుకంటే మనకు కరెంట్ డైరక్షన్ మరియు కరెంటు సోర్స్ల గురించి తెలుసు దీని ద్వారా మనం సులభంగా వెక్టార్ పొటెన్షియల్ ని మరియు మాగ్నెటిక్ వెక్టార్ పొటెన్షియల్ ని కనుక్కోవచ్చు మనకు ఎప్పుడు అయితే మాగ్నెటిక్ వెక్టార్ పొటెన్షియల్ తెలిసిందో దాని ద్వారా మనం సులభం గా ఆంటిన్నా పాయింట్ నుండి వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ మరియు మాగ్నెటిక్ ఫీల్డ్ లను కనుక్కో వచ్చు కాబట్టి తరువాత లెక్చర్ లో మరి కొన్ని విషయాలు తెలుసుకొని నిజమైన ఈక్వేషన్ ని వ్రాద్దాము ధన్యవాదములు